గత ఉపన్యాసంలో మనము ఫంక్షన్ f యొక్క ఫోరియర్ సిరీస్ ను ఎలా కనుగొనాలో గమనించాము మరియు సరి ఫంక్షన్ లేదా బేసి ఫంక్షన్ యొక్క ఫోరియర్ సిరీస్ను ఎలా కనుగొనాలో కూడా గమనించాము మనము చూసినట్లుగా సరి ఫంక్షన్ యొక్క ఫోరియర్ సిరీస్ కోసం మనకు కొసైన్ పదాలు మాత్రమే ఉంటాయి మరియు ఫంక్షన్ f బేసి ఫంక్షన్ అయితే f ను సైన్ పదాల పరంగా మాత్రమే విస్తరించవచ్చు ఇప్పుడు ఒక ఫంక్షన్ యొక్క ఫోరియర్ సిరీస్ను ఎలా కనుగొనవచ్చో ఒక ఉదాహరణను తీసుకుందాము 2π పీరియడ్ తో f ఒక పీరియాడిక్ ఫంక్షన్ అనగా fx 2π f అయ్యేట్లు మనము fx x 0≤x≤2π అనే ఒక ఫంక్షన్ ను తీసుకుందాము కాబట్టి ఇక్కడ a0102πfdx మరియు మనము విలువను లెక్కించినట్లయితే మనము పొందుతాము a01x2202π2π అదేవిధంగా an102πfxcos nx dx1xnsin nx 02π1n2cos nx 02π0 మరియు bn102πfxsin nx dxbn1 xncos nx 02π1n2sin nx 02π 2n తద్వారా మనము క్రింది విధముగా వ్రాయవచ్చు fxπ n12nsin nx π 2n11nsin nx మనము దీనిని విస్తరిస్తే మనకు fxπ 2sin x 1sin 2x 2sin 3x 3π 2sin x sin 2x 1 2sin 3x 3 కాబట్టి మనకు a0 an మరియు bn తెలిస్తే మనము పైన చూపిన విధముగా ఫంక్షన్ ను సిరీస్ రూపంలో విస్తరించవచ్చు కాబట్టి f అనే ఫంక్షన్ను మనకు ఇచ్చినట్లయితే ఫంక్షన్ f కోసం సిరీస్ను సులభంగా కనుగొనవచ్చు f ను ఫోరియర్ సిరీస్ పరంగా మనము సూచిస్తున్నాము అనగా సైన్ మరియు కొసైన్ సిరీస్ పరంగా ఫంక్షన్ కంటిన్యుఅస్గా ఉంటుందో అప్పుడు ఏదైనా నిర్దిష్ట బిందువు వద్ద ఫంక్షన్ యొక్క విలువను కూడా తెలుసుకోవచ్చు ఇప్పుడు మనము ఆర్బిట్రరి పీరియడ్ని కలిగియున్న ఫంక్షన్లకు వద్దాము ఇప్పటివరకు మనము ఫంక్షన్ల యొక్క ఫోరియర్ సిరీస్ విస్తరణతో వ్యవహరించాము ఇక్కడ ఫంక్షన్ 2π పీరియడ్తో పీరియాడిక్ కాని ఇది ఆర్బిట్రరి పీరియడ్ అయితే అప్పుడు ఏమి జరుగుతుంది అనేక ఆచరణాత్మక సమస్యలు మరియు ఇంజనీరింగ్ సమస్యలలో ఫంక్షన్ ఆర్బిట్రరి పీరియడ్ని కలిగి ఉంటుందని మేము కనుగొన్నాము అది 2πగా ఉండనవసరం లేదు లేదా ఇతర కోణంలో సాధారణంగా 2l పీరియడ్ కలిగిన ఫంక్షన్ల యొక్క ఫోరియర్ గుణకాల కోసం యూలర్ యొక్క సూత్రాన్నిపొందవచ్చని చెప్పగలము ఇంతకుముందు మనము దీనిని 2π పీరియడ్ కి చేసాము ఇప్పుడు మేము ఆర్బిట్రరి పీరియడ్ యొక్క ప్రభావాన్ని తనిఖీ చేయాలనుకుంటున్నాము అంటే సాధారణీకరించబడినది 2l అనుకొనుము ఇక్కడ l ఒక సానుకూల సంఖ్య కాబట్టి ఈ సందర్భంలో మనకు l l లో నిర్వచించిన ఫంక్షన్ ఉందని అనుకుందాం l l లో f నిర్వచించబడినందున మరియు 2l తో ఇది ఒక పీరియాడిక్ ఫంక్షన్ కాబట్టి మునుపటి విషయాలతో సరిపోల్చుటకు మేము zπxl అని అనుకుంటున్నాము కాబట్టి ఇక్కడ నుండి మనము క్రింది విధముగా వ్రాయవచ్చు xlz x l అయినప్పుడు మనకు z π మరియు x l అయినప్పుడు మనకు z π కాబట్టి ప్రాథమికంగా మేము z πxl ను ప్రతిక్షేపణ చేస్తున్నాము మరియు ఈ ప్రతిక్షేపణ ద్వారా మేము ఇంటర్వల్ను మారుస్తున్నాము లేదా ఫంక్షన్ యొక్క వ్యాప్తిని l l నుండి π π కు మారుస్తున్నాము π π కి సంబంధించిన సూత్రాలు మనకు తెలుసు కాబట్టి ఇప్పుడు F అనే క్రొత్త ఫంక్షన్ను సృష్టించవచ్చు దీనిని మనము ππ లో Fz flz గా నిర్వచించవచ్చు π πలో నిర్వచించిన తర్వాత మనము F ను ఫోరియర్ సిరీస్ పరంగా విస్తరించవచ్చు ఎందుకంటే π πలో ఫంక్షన్ f యొక్క ఫోరియర్ సిరీస్ విస్తరణ మనకు తెలుసు ∴Fza02n1ancos nz bnsin nz ఇక్కడ a01 πFdzan1 πFcos nz dzbn1 πFsin nz dz ఇప్పుడు F ను flz ద్వారా భర్తీ చేయవచ్చు ∴flza02n1ancos nz bnsin nz ఇక్కడ a01 πflzdzan1 πflzcos nz dzbn1 πflzsin nz dz మనకు xlz కాబట్టి ఈ ట్రాన్స్ఫర్మేషన్ను ఉపయోగించి మరియు dz ను ldx ద్వారా భర్తీ చేయగా మనము వ్రాయవచ్చు fxa02n1ancos nπxl bnsin nπxl ఇక్కడ a01l llfxdxan1l llfxcos nπxl dxbn1l llfxsin nπxl dx మునుపటి ఫోరియర్ సిరీస్ మనము నిర్వచించినది π π కోసం అని దయచేసి గమనించండి కాబట్టి ఇప్పుడు l l లో f అనే ఫంక్షన్ నిర్వచించబడితే అంటే ఏదైనా 2l ఆర్బిట్రరి పీరియడ్కి అప్పుడు కూడా f ను ఫోరియర్ సిరీస్ పరంగా విస్తరించవచ్చు

అందువల్ల c c 2l లో నిర్వచించబడిన ఏదైనా ఫంక్షన్ fను మనము పరిగణించినప్పుడల్లా ఈ సూత్రము నిజం అవుతుంది తద్వారా c l అయినప్పుడు వ్యాప్తి l l గా ఉంటుంది c0 చేయడం ద్వారా మనము దీనిని 0 2l చేయవచ్చు ఇప్పుడు ఒక ఉదాహరణను చూద్దాము మనకు 2l పీరియడ్తో l l లో fx x అనే ఫంక్షన్ నిర్వచించబడింది అని అనుకుందాము మనము ఈ ఫంక్షన్ యొక్క ఫోరియర్ విస్తరణను తెలుసుకోవాలనుకుంటున్నాము ప్రాథమికంగా f బేసి ఫంక్షన్ తప్ప మరొకటి కాదు అందువలన మనము నేరుగాan0 ప్రతి n≥0 కు అని చెప్పవచ్చు కానీ fxnπxl అనేది సరి ఫంక్షన్ కాబట్టి bn1l llfxsin nπxl dx2l0lxsin nπxl dx2l lxnπcos nπxl 0l2ll2n22sin nπxl 0l 2lnπcos nπ 2lnπ 1n2lnπ 1n1 కాబట్టి f యొక్క ఫోరియర్ సిరీస్ విస్తరణ క్రింది విధముగా వ్యక్తీకరించవచ్చు

ఇప్పుడు మనము తరువాతి ఉదాహరణకి వెళ్దాము మునుపటి ఉదాహరణలో మనము ఫంక్షన్ fx x యొక్క ఫోరియర్ సిరీస్ విస్తరణను తెలుసుకోవాలనుకున్నాము ఇప్పుడు ఈ సందర్భంలో మనకు l l లో నిర్వచించిన ఫంక్షన్ fxx2 స్పష్టంగా fxx2 అనేది ఒక సరి ఫంక్షన్ కావున ఫోరియర్ సిరీస్ విస్తరణలో కొసైన్ పదాలు మాత్రమే ఉంటాయి మరియు అన్ని n లకు bn 0

తదుపరి సమస్యలో 2 పీరియడ్ తో ఇవ్వబడిన ఒక ఫంక్షన్ f క్రింది విధముగా నిర్వచించబడింది fx1 0x1 2 1x2 మనము fx ని చూడగా అది ఒక సరి లేదా బేసి ఫంక్షన్ అవుతుందో లేదో చెప్పడానికి వీలుపడదు కాబట్టి fx ను క్రింది విధముగా సూచించవచ్చు fxa02n1ancos nπx bnsin nπx l1 కాబట్టి ఇక్కడ a02202fxdx011

కాబట్టి π π లో లేదా l l లో ఫంక్షన్ f నిర్వచించబడితే అది బేసి ఫంక్షన్ అయినా లేదా సరి ఫంక్షన్ అయినా f యొక్క ఫోరియర్ సిరీస్ విస్తరణను ఇదే తరహాలో మనము కనుగొనవచ్చు ధన్యవాదములు